హలో డెవలపింగ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీని పై ఎన్ మూక్ NPTEL mooc' s కోర్సుకు స్వాగతం నేను ఐఐటి కాన్పూర్ నుండి రవిచంద్రన్ కాబట్టి నేను మీకు కోర్సును పరిచయం చేస్తున్నాను మనము ఇక్కడ మొదటి పరిచయ మాడ్యూల్లో ఉన్నాము కానీ నెమ్మదిగా నేను మీకు కోర్సు యొక్క ప్రధాన భావనలను కూడా పరిచయం చేయడం ప్రారంభించాను ఇది 1వ వారం మరియు ఇది మాడ్యూల్ 5 ఇప్పుడు ఈ ఉపన్యాసంలో నేను మిమ్మల్ని ఎక్సలెన్స్ వైపు నడిపించేలా చేయడంపై దృష్టి సారిస్తాను మరియు ఆ దశ వైపు మీరు మీ సామర్థ్యాన్ని మీ నిజమైన సామర్థ్యాలు ఏమిటో గ్రహించాలని నేను కోరుకుంటున్నాను మరియు మీ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి నేను మీకు చిట్కాలు మరియు సూచనలను ఇస్తాను ఇప్పుడు నేను చాలా ఉపన్యాసంలో చేసినట్లుగా ప్రారంభించడానికి ముందు నేను గత ఉపన్యాసంలో చేసిన దాని గురించి త్వరగా రీక్యాప్ చేయాలనుకుంటున్నాను గత ఉపన్యాసంలో నేను మీకు సాఫ్ట్ స్కిల్స్ చాలా స్పష్టంగా నేర్పించనవసరం లేదని చెప్పాను కానీ అంతర్లీనంగా కూడా నేను గత 2 3 ఉపన్యాసాలలో కొన్ని నైపుణ్యాలను నేర్పుతున్నాను మరియు ముఖ్యంగా నేను స్వీయ నిర్వహణ గురించి మరియు తరువాత భావోద్వేగ నియంత్రణ గురించి బోధిస్తున్నాను మరియు సమయ నిర్వహణ నైపుణ్యాల గురించి కూడా ఇప్పుడు మునుపటి దానిలో ముఖ్యంగా నేను స్వీయ నిర్వహణ నైపుణ్యంపై దృష్టి పెట్టాను ఆపై మీరు ఈ నైపుణ్యం సమితిని పరిశీలిస్తే వాటిలో సుమారు 100 లు మరియు మరెన్నో ఉన్నాయి కానీ అప్పుడు నేను 9 ప్రధాన ముఖ్యమైన స్వీయ నిర్వహణ నైపుణ్యాలపై దృష్టి పెట్టాను మొదటిది స్వీయ అవగాహన ఆత్మవిశ్వాసం మైండ్ సెట్ ముఖ్యంగా వృద్ధి మైండ్ సెట్ మరియు స్థిరమైన మైండ్ సెట్ ఆశావాద మనస్తత్వం ఆపై నిరాశావాద మనస్తత్వం భావోద్వేగ సమతుల్యత ఒత్తిడి ఉపశమనం వైఫల్యం సహనం సహనం మరియు విశ్వసనీయత గ్రహణశక్తి మరియు చివరిది ఆధ్యాత్మిక మేధస్సుతో ఎదుర్కోవడం చెప్పినట్లుగా నేను వీటిపై మరింత వివరంగా ఎక్కువ సమయం గడుపుతాను ప్రస్తుతం ఈ ప్రత్యేక మాడ్యూల్ మరియు ఈ ప్రత్యేక ఉపన్యాసం కోసం నేను మీ శ్రేష్ఠతను పెంపొందించడంపై మాత్రమే దృష్టి పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు మీరు శ్రేష్ఠత వైపు వెళ్ళవలసి వచ్చినప్పుడు మీరు గుర్తుంచుకునే విషయాలు ఏమిటి మొదటిది శ్రేష్ఠత అంటే ఏమిటి శ్రేష్ఠత అనేది ఒక అసాధారణ లక్షణం మీరు ఉన్నత స్థాయిలో మంచి లక్షణాలను కలిగి ఉన్నారని ఇది సూచిస్తుంది ఇప్పుడు కొంతమంది వ్యక్తులు చాలా ప్రతిభావంతులు వారు బహుముఖ ప్రతిభావంతులు మరియు జీవితంలోని అనేక అంశాలలో వారు అద్భుతమైనవారు అది క్రీడ అయినా లేదా విద్యారంగంలో లేదా వ్యాపారంలో లేదా వ్యక్తిగత జీవితంలో ప్రతిచోటా కొంతమంది వ్యక్తులు చాలా అద్భుతమైనవారు కానీ వ్యక్తులందరూ కనీసం ఒక రంగంలో లేదా మరొక రంగంలో అత్యుత్తమంగా ఉంటారు ఇప్పుడు మీరు ఏమి అని ప్రశ్న అడిగే సమయం ఆసన్నమైంది ప్రజలు మీ గురించి మాట్లాడుతుంటే వారు మీ గురించి చాలా మంచి మాటలు చెబుతుంటే వారు మిమ్మల్ని మీ జీవితంలోని ఏ అంశంలో చాలా అత్యుత్తమ వ్యక్తిగా గుర్తిస్తారు మీరు నిజంగా గొప్పవారని మీరు అసాధారణమైన వ్యక్తి అని లేదా మీరు అని వారు ఎక్కడ చెబుతారు మీరు అత్యుత్తమ విద్యార్థి లేదా మీరు అత్యుత్తమ ఉపాధ్యాయుడు అత్యుత్తమ వైద్యుడు అద్భుతమైన ఇంజనీర్ అద్భుతమైన సామాజిక కార్యకర్త మీలాంటి అద్భుతమైన ఆటగాడు అద్భుతమైన క్రికెటర్ అద్భుతమైన స్విమ్మర్ కావచ్చు కాబట్టి మీరు ఎక్కడ రాణిస్తున్నారు ఇప్పుడు మీరు అద్భుతమైనవారని ప్రజలు చెప్పే కనీసం ఒక ప్రధాన ప్రాంతాన్ని గుర్తించండి ఆపై మీరు మీ గురించి కూడా అడిగారని మీరు గుర్తించినట్లయితే మొత్తం కోణంలో ఒక వ్యక్తిగా మిమ్మల్ని మీరు ఎలా రేట్ చేస్తారో రేట్ చేయడానికి ప్రయత్నించండి ఆపై ఎవరైనా మిమ్మల్ని చూసే విధానం వారు మీ పనిని చూసే విధానం గురించి ఎలా అంచనా వేస్తారు వారు మిమ్మల్ని పూర్ యావరేజ్ అబోవ్ యావరేజ్ కంటే ఎక్కువ లేదా గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ ఔట్స్టాండింగ్ డిస్టింగ్విష్డ్ అని పిలుస్తారా కాబట్టి వారు మిమ్మల్ని ఎలా వర్గీకరిస్తారు మరియు కొన్ని సందర్భాల్లో వారు మీరు నిజంగా ప్రత్యేకమైనవారని భావిస్తారు కానీ అప్పుడు మీ అభిప్రాయం ప్రకారం మీరు నిజంగా అంత ప్రత్యేకమైనవారు కాదని అనుకుంటారు మరియు మీరు మీరు అబోవ్ అవరేజ్ గా ఉన్నారని భావిస్తారు మీ జీవితంలో మీరు నిజంగా గొప్పవారని మీరు ఏమనుకుంటున్నారు మీలో ఆ అంశం ఏమిటి మీరు ఇప్పుడు అత్యుత్తమంగా లేకుంటే మీరు ఆ స్థాయికి చేరుకోగలరని మీరు అనుకుంటున్నారు మీలో ఒక సృజనాత్మక స్వభావం ఉందా మీరు ఇంత బాగా పెయింట్ చేయగలరా మీరు అద్భుతమైన పెయింటర్ కాగలరా మీరు ఒక అద్భుతమైన కవిత్వం రచయిత కావచ్చు మీరు ఒక కవి కావచ్చు అద్భుతమైన నవలా రచయిత లేదా నేను చెప్పినట్లుగా మీ జీవితంలోని ఏదైనా సాంకేతిక అంశం మిమ్మల్ని శ్రేష్ఠతను చేరుకునేలా చేస్తుంది దాని గురించి ఆలోచించండి తొందరపడకండి మీరు కూడా ఈ వీడియోను కొంత విరామం ఇచ్చి ఆపై మీ నోట్ బుక్లో వ్రాయండి ప్రజలు నా గురించి ఏమి చెబుతారు వారు నన్ను ఎలా అంచనా వేస్తారు నా గురించి నేను ఎలా అంచనా వేయగలను నేను నిజంగా గొప్పవాడిని అని నేను ఎక్కడ అనుకుంటాను ఇప్పుడు మీరు నిజంగా అద్భుతమైనవారని లేదా మీరు ఒక నిర్దిష్ట రంగంలో శ్రేష్ఠతను సాధించగలరని అనుకుంటే అప్పుడు మనం తదుపరి ప్రశ్న అడుగుదాం మీరు దేనిలో రాణించాలనుకుంటే మీకు ఏ రకమైన లక్షణాలు అవసరం నేను ఇంతకు ముందు లేదా మీరు కలిసినప్పుడు మాట్లాడిన లక్షణాలు స్పష్టంగా ఉన్నాయి కానీ తదుపరి ప్రశ్న ఏమిటంటే మీలో ఆ లక్షణాలు ఉన్నాయా ఆ శ్రేష్ఠతను సాధించడానికి మీలో ఆ ప్రేరణ ఉందా ఇప్పుడు తదుపరిది మీ నోట్ బుక్లో ఒక రకమైన స్వీయ అంచనా యంత్రాంగం వాటిలో ఐదు మీలోని లక్షణాలు గుర్తించడానికి ప్రయత్నించండి మిమ్మల్ని ఖచ్చితంగా శ్రేష్టతకు తీసుకువెళతాయి 5 లక్షణాలు 5 లక్షణాలు కాబట్టి ఇది నేను గమనించినట్లుగా ఉండవచ్చు దృష్టి క్రమశిక్షణ దృఢ సంకల్పం దృఢ సంకల్ప శక్తి లేదా చాలా ఆశావాదం అంకితభావం సమయపాలన మొదలైనవి కానీ మీరు నేను ఇక్కడ ప్రస్తావించిన వాటిని వెంటనే అలా వ్రాయకండి కానీ మిమ్మల్ని అత్యుత్తమంగా చేసేది ఏమిటో ఆలోచించండి మరియు మీలో ఉన్న లక్షణాలు ఏమిటో మీరు సాధించాలంటే వాటిని వ్రాయండి ఇప్పుడు మీకు ఈ సానుకూల లక్షణాలలో కొన్ని లోపించాయని మీరు అనుకుంటే అప్పుడు కొన్ని ప్రతికూల లక్షణాలను మీరు స్పష్టంగా గుర్తించవచ్చు లేదా మీరు కలిగి ఉండాల్సిన కొన్ని సానుకూల లక్షణాలను అతిగా అంచనా వేయండి ఆ ప్రతికూల లక్షణాలు ఏమిటి ఆ పరిమితులు ఏమిటి మీరు వారిలో 5 మందిని గుర్తించగలరా ఇది సోమరితనం లాంటిదేనా అతను అద్భుతమైనవాడు కానీ సోమరితనం లేదా అతను అత్యుత్తమ పోస్ట్పోనర్ అని ప్రజలు మీకు చెప్తారా అతను ఆలస్యంలో చాలా మంచివాడు కాబట్టి అన్నీ ప్రతికూలమైనవికానీ అప్పుడు వారు మిమ్మల్ని మర్యాదపూర్వకంగా ప్రశంసిస్తున్నారు వ్యసనాలు అది ఒక రకమైన సిగరెట్ లేదా మాదకద్రవ్యాలు కావచ్చు లేదా అంతులేకుండా టీవీ లేదా సోషల్ మీడియాలో సినిమాలు చూడటం కావచ్చు ఫేస్ బుకింగ్ మరియు మొదలైనవి కేవలం వినోదం కోసం మీరు అరగంట లేదా ఏదైనా చేస్తారు ఆపై మీరు ఆపై మీరు ఈ మీడియా మరియు గాడ్జెట్ల ముందు కూర్చొని 24 X 7 గడుపుతారు ఆపై మీరు దాని ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా కోల్పోతారు మరియు మీరు నియంత్రణ కోల్పోతారు ఇప్పుడు మీలో ఉన్న ఒక పరిమితి మిమ్మల్ని శ్రేష్ఠత స్థాయికి చేరుకోవడాన్ని ఆపుతోంది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు ఎక్కడ చిక్కుకుపోయారు మిమ్మల్ని నిరోధిస్తున్నది ఏమిటి ఇది తక్కువ ఆత్మగౌరవం కావచ్చు ఇది స్వీయ అనుమానాలు కావచ్చు ఇలా ఆలోచించడం వంటిదిః ఓహ్ ఆ వ్యక్తి అద్భుతమైనవాడు కావచ్చు కానీ నేను అతని లేదా ఆమె లాగా ఎలా అద్భుతమైనవాడిని అవుతాను లేదా కేవలం మీ స్వంత ప్రతికూల ఆలోచన అది మీ మనసులో వస్తుంది లేదు లేదు మీరు మంచివారు కాదు ఆ వ్యక్తిలా కాదు కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఆపై వాటిని గుర్తించి ఆపై దానిని వ్రాసి ఆపై మరో చిన్న పని చేయండి చాలా సన్నిహిత స్నేహితుడిని లేదా శ్రేయోభిలాషిని లేదా పొరుగువారిని లేదా సీనియర్ వ్యక్తిని అడగండి ఆ వ్యక్తి మీరు ఏమనుకుంటున్నారో ఆ వ్యక్తిని అడగండి మీలో ఉన్న మంచి లక్షణాలు మిమ్మల్ని అద్భుతమైన వ్యక్తిగా మార్చే లక్షణాలు ఆపై పరిమితులు మిమ్మల్ని దిగజారుస్తాయి వారి దృక్పథం ఏమిటి కొన్నిసార్లు మీకు మీ గురించి నిజమైన అవగాహన ఉండకపోవచ్చు మరియు మీ గురించి ఇతరులు చెప్పేది మీకు మరింత సందర్భోచితంగా ఉండవచ్చు మీరు శ్రేష్ఠతను చేరుకోవాలనుకుంటే ఇది మొదటి మెట్టు అని తెలుసుకోండి మీ గురించి మీరు తెలుసుకోవాలి మీ అర్హతలు ఏమిటి మీ పరిమితులు ఏమిటి మరియు కేవలం మెరిట్లు ఏమిటి కానీ మీరు ఖచ్చితంగా అవుతారని నిర్ధారించే అద్భుతమైన లక్షణాలు ఏమిటి మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైన వ్యక్తి అవుతారు ఇప్పుడు దానిని గుర్తించిన తరువాత మీరు చాలా స్పష్టంగా ఉండాలని నేను కోరుకునే తదుపరి భావనను చూద్దాం నేను ఈ సాఫ్ట్ స్కిల్స్ను సంప్రదించే విధానం నేను మొదటి నుండి చెబుతున్నట్లుగా లేదు ఇది మీలో ఒక రకమైన సౌందర్య స్పర్శ మీరు బయటి రూపాన్ని మార్చడానికి ప్రయత్నిస్తారు మరియు దాని ద్వారా మీరు చాలా దృఢమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నారని ప్రజలను నమ్మించేలా చేస్తారు ఇప్పుడు నేను అంతర్గత ప్రధాన విధానాన్ని ఉపయోగించాలనుకుంటున్నాను మీ అంతర్గత కోర్ మరింత బలంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను తద్వారా అది బయటికి ప్రసరిస్తుంది కాబట్టి మీరు బయట వ్యక్తీకరించే విధానం ద్వారా లోపల ఏమి జరుగుతుందో ప్రజలు స్పష్టంగా చూడగలరు ఇప్పుడు దీని అర్థం ఏమిటి నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే 2 మార్గాలు ఉన్నాయి మీరు మీ లోపలి కోర్ చాలా బలంగా చేయవచ్చు లేదా మీరు మీ లోపలి కోర్ను చాలా బలహీనంగా చేయవచ్చు 2 విధానాలు ఉన్నాయి కాబట్టి మీరు నేను ఈ వైపు జాబితా చేయబోతున్నదాన్ని అనుసరిస్తే ఎడమ చేతి వైపు మీరు బలంగా మరియు బలంగా మారబోతున్నారు మరియు మీ అంతర్గత కోర్ బలంగా మారుతోంది ఇప్పుడు మీరు ఈ రకమైనవారైతే లేదా మీకు దీని యొక్క కొన్ని లక్షణాలు ఉన్నప్పటికీ మీ అంతర్గత విషయానికొస్తే మీరు బలహీనంగా మరియు బలహీనంగా మారుతున్నారని తెలుసుకోవాలి దీనిని చూడండి ఏది మిమ్మల్ని బలంగా చేస్తుంది లా అఫ్ అబండన్స్ దీని అర్థం విశ్వం సంపన్నంగా ఉందని నమ్మడం ప్రపంచం వనరులతో మరియు సంపదతో నిండి ఉందని ఆపై అది మీరు మాత్రమే కాదు ఇది ప్రతి ఒక్కరికీ ఇవ్వబోతోంది ఆపై మీరు పొందాల్సినది మీకు లభిస్తుంది కాబట్టి దానిని ఎవరూ ఆపలేరు ఎలుక పందెంలో చేరాల్సిన అవసరం లేదు పోరాడాల్సిన అవసరం లేదు పోటీ చేయాల్సిన అవసరం లేదు మీరు మీ అంతర్గత భాగాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకుంటే మిగతావన్నీ స్వయంచాలకంగా మీ వద్దకు వస్తాయి దీనికి విరుద్ధమైన దృక్పథం వ్యతిరేక దృక్పథం మిమ్మల్ని బలహీనపరుస్తుంది దీనిని మనం మానసిక పేదరికం అని పిలుస్తాము వనరులు కొరతగా ఉన్నాయని మనస్సు భావిస్తుంది కాబట్టి అది నిల్వ చేయబడాలి లేదా పంచుకోకూడదు లేదా ఎవరి నుండి అయినా లాక్కోకూడదు మీరు ఎలుక పందెంలో ఉండాలి మీరు పోరాడాలి మీరు పోటీ చేయాలి మీరు చంపవలసి ఉంటుంది మరియు అవతలి వ్యక్తి నుండి ఏదైనా పొందడానికి మీరు ఒకరినొకరు కొట్టుకోవాలి పోవర్టీ ఆఫ్ మైండ్ నేను తగినంతగా ఉండలేనని ఆలోచిస్తూ తగినంతగా ఉండాలంటే నేను నిజంగా మరొకరి నుండి బ్లెండర్ తీసుకోవాలి మరొక సందర్భంలో సమృద్ధి యొక్క చట్టం నేను ఇస్తానని నమ్ముతాను మరియు ఇవ్వడం ద్వారా నేను మరింత ఎక్కువ పొందుతాను మరియు అవతలి వ్యక్తి కూడా విశ్వసిస్తాడు ఎందుకంటే ఆ సార్వత్రిక చట్టం ప్రపంచంలో ప్రతిచోటా చాలా వనరులు ఉన్నాయని చెబుతుంది ఇప్పుడు మళ్ళీ ఈ వైపు మీకు ధైర్యం ఉంది కాబట్టి మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు మీరు మీ జీవితంలో ధైర్యాన్ని ఉపయోగించి ఎంచుకోవచ్చు లేదా మీరు లోపలి భాగాన్ని బలహీనపరచాలనుకుంటే మీరు మీ జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి భయాన్ని ఉపయోగిస్తారు ఇప్పుడు భయంతో మీరు తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా గుర్తుంచుకోండి మీరు ఖచ్చితంగా పశ్చాత్తాపం చెందుతారు మరియు మీరు పశ్చాత్తాపపడినప్పుడు మీరు ధైర్యంతో ఆ పని ఎందుకు చేయలేదని మీరు ఆందోళన చెందుతారు మరియు మీరు ఆందోళన చెందుతున్నప్పుడు మీరు మీ శరీర మనస్సు శక్తిని చంపుతారు మీరు ఇక జీవించరు కాబట్టి ఈ వైపు మీరు చూస్తే మీరు ధైర్యాన్ని ఉపయోగిస్తారు మీరు రిస్క్ చేస్తారు ఆపై మీకు విశ్వాసం ఉంటుంది ఆపై మీకు ప్రజలపై విశ్వాసం లేదా విషయాలు పై నమ్మకం ఉంటుంది మీకు సహాయపడుతుందని మీరు విశ్వసించే బాహ్య ఆధ్యాత్మిక జీవిలో వస్తువులను పొందడానికి మీకు సహాయం చేయడానికి ప్రపంచం మొత్తం కుట్ర చేస్తుందని మీరు నమ్ముతారు మీరు మీకు మీరే సహాయం చేసుకోవడానికి ప్రయత్నిస్తే విశ్వంలో ఉన్న బాహ్య శక్తి మీకు సహాయపడుతుందని మీరు నమ్ముతారు ఇప్పుడు ఈ వైపుః మీరు భయపడుతున్నారు కాబట్టి మీరు నిర్బంధంగా ఉన్నారు మీరు రిస్క్స్ తీసుకోవడానికి భయపడుతున్నారు మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోండి మీకు చాలా అవరోధాలు ఉన్నాయి మీరు తక్కువ ఆత్మగౌరవంతో బాధపడుతున్నారు మరియు మీకు అనుమానం మరియు సందేహలు ఉన్నాయి మీకు విశ్వాసం లేదు మీరు ప్రజలను విశ్వసించరు మీరు ప్రజలను అనుమానిస్తారు మీరు ప్రజలను అనుమానిస్తారు ఇప్పుడు ఇది మీ అంతరంగాన్ని బలహీనపరుస్తుంది ఇప్పుడు మరొక సెట్ః ఆశావాదం మిమ్మల్ని బలోపేతం చేస్తుంది నిరాశావాదం మిమ్మల్ని బలహీనపరుస్తుంది వృద్ధి మనస్తత్వం మిమ్మల్ని బలంగా చేస్తుంది మీరు మారడానికి సిద్ధంగా ఉన్నారని మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని మరియు మేము వైఫల్యం నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు ఈ వైపుః స్థిరమైన మనస్తత్వం కాబట్టి నేను ఆలోచిస్తున్నాను నేను ఏమీ నేర్చుకోలేదు ఎందుకంటే నాకు ప్రతిదీ తెలుసు మరియు నేను మరొకరి నుండి ఏమీ నేర్చుకోలేను ఒక వ్యక్తి అన్ని తరువాత అతను నాకు తక్కువ ఎందుకంటే నేను అతని కంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాను కాబట్టి ఈ రకమైన ఆలోచన ఆలోచన యొక్క దృఢత్వం మిమ్మల్ని ఎక్కడికీ తీసుకెళ్లదు మరియు వాస్తవానికి ఈ వైపు ఏదైనా వైఫల్యం ఉంటే వృద్ధి మనస్తత్వం ఉన్న వ్యక్తి వైఫల్యం నుండి నేర్చుకుంటారు అయితే ఈ స్థిరమైన మనస్తత్వం వ్యక్తి నిజంగా వైఫల్యం నుండి నిరాశను చెందుతాడు అతను పూర్తిగా చిక్కుకుపోతారు కాబట్టి అతను తిరిగి బౌన్స్ చేయలేడు కాబట్టి ఈ వైపుః వ్యక్తి మొత్తంగా అన్ని సమయాల్లో ఉత్తమంగా జరగాలని ఆశిస్తాడు చాలా సరిదిద్దలేని ఆశావాది ఈ రోజు చెడుగా ఉంటే నేను రేపు బాగుపడుతాను రేపు బాగాలేకపోతే అతను ఆ మరుసటి రోజు ఆలోచిస్తాడు నాకు ఇంకా మంచిగా అవుతుంది నేను అన్ని సమయాలలో సంతోషంగా ఉంటాను ఇప్పుడు ఈ వైపు ఈ వ్యక్తి ఎల్లప్పుడూ నాకు చెడు విషయం జరుగుతుందని ఆశిస్తాడు అతను అదృష్టాన్ని నమ్ముతాడు కానీ ఈ వైపు వ్యక్తి పనిని నమ్ముతాడు మరియు అతను తన అదృష్టాన్ని సాధించగలడని భావిస్తాడు ఇప్పుడు మీరు మొదట మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి మీరు ఎక్కడ సరిపోతారు మీరు ఇప్పటికే బలంగా ఉన్నారా లేదా లోపలి కోర్ యొక్క ఈ వైపు ఇప్పటికే ఏర్పడినట్లుగా మీరు బలహీనంగా ఉన్నారా ఇప్పుడు ఈ 2 ఎంపికలలో మీరు ఈ వైపు చేసేది మిమ్మల్ని బలోపేతం చేస్తుంది దాని గురించి ఆలోచించండి ఆపై మీ మనస్సులో ఉన్న బలహీనమైన ఆలోచనలు ఉంటే వాటిని తొలగించడానికి ప్రయత్నించండి మీరు వాటిని వెంటనే తొలగించలేరు మీరు దానిని సొంత ఫ్రీక్వెన్సీ ఇవ్వాలి మీరు చాలా సార్లు భయపడే సంఖ్యను తగ్గించాలి దానిని తగ్గించండి మీరు చాలా భయపడే పనులను మళ్లీ మళ్లీ చేయండి తద్వారా మీరు విశ్వాసం పొందుతారు మీరు ఈ వైపుకు వస్తారు కాబట్టి నేను ఆత్మవిశ్వాసం మరియు ఇతర విషయాల గురించి తరువాత తిరిగి వస్తాను ప్రస్తుతం శ్రేష్ఠతను చేరుకోవడానికి మీరు చాలా బలమైన అంతర్గత కోర్ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మీరు భావించాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు బలమైన అంతర్గత కోర్ను అభివృద్ధి చేసే దిశగా ఈ అంతర్గత కోర్ బలోపేతంపై నిర్మించిన శ్రేష్ఠత ప్రక్రియను మీరు దృశ్యమానం చేయాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు చూస్తే నేను మొదటి 23 ఉపన్యాసాలలో ఎలా ప్రారంభించాను మరియు ఇప్పుడు వరకు నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను మొదట మీ సామర్థ్యాన్ని గురించి తెలుసుకోండి మీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోండి మీరు ఎక్కడ బలంగా ఉన్నారో తెలుసుకోండి కనీసం ఒక మీరు చాలా బలంగా ఉన్న ప్రాంతాన్ని గుర్తించండి మీరు అద్భుతమైనవారు ఇప్పుడు ఒక దృష్టిని సృష్టించండి అది స్టీవ్ జాబ్స్ చర్చకు తిరిగి వెళ్తుందా లేదా దానితో ప్రారంభమవుతుందా చివరగా నేను మీకు చెప్తున్నాను చివరికి మీ జీవితంలో మీకు ఏమి కావాలో ఆలోచించండి మీరు ఏమి కోరుకుంటున్నారో మీ జీవితంలో కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు మీ మరణం సమయంలో మీ గురించి మాట్లాడాలి మీ జీవితం కోసం మీరు సృష్టించిన దృక్పథం ఏమిటి ఆపై మీ లక్ష్యాన్ని గుర్తించడం ద్వారా దానిని అనుసరించండి ఇది మీరు మీ దృష్టిని సాధించగల దశల వారీ ప్రక్రియ ఇప్పుడు మధ్యలో మీరు ఒక దృష్టిని సృష్టించిన తర్వాత ఈ జపనీస్ పదం కైకాకు గుర్తుంచుకోండి ఇది సమూల మార్పును సూచిస్తుంది ఒకసారి మీరు ఒక దృష్టిని సృష్టించిన తర్వాత ఉదాహరణకు నేను దేశాన్ని మార్చాలనుకుంటున్నాను కాబట్టి మీరు దానిని ఎలా చేయాలనుకుంటున్నారు కాబట్టి నేను పరిపాలనా సేవ లో చేరతాను సరే అప్పుడు మీరు ఒక మిషన్ స్టేట్మెంట్ని సృష్టించండి కాబట్టి నేను ఇలా సిద్ధం అవుతాను నేను ఈ సమయానికి ఇంటర్వ్యూ ఇస్తాను మొదటి సారి దాన్ని క్రాక్ చేయడానికి ప్రయత్నిస్తాను కాకపోతే రెండవ సారి మూడవ సారి ప్రయత్నిస్తాను మీకు ప్రణాళిక దృష్టి ఆపై లక్ష్యం ఉంది ఇప్పుడు కైకాకు ఒక సమూల మార్పును సూచిస్తుంది ఉదాహరణకు మీరు పూర్తిగా కొత్త ఉద్యోగానికి లేదా మీరు పోస్ట్ చేయబడిన పూర్తిగా కొత్త ప్రాంతానికి వెళతారు కాబట్టి ఇది సమూలమైన మార్పు ఇప్పుడు మీరు మీ కోసం ఒక దృష్టిని సృష్టించుకున్నప్పుడు వాస్తవానికి మీరు మీ జీవితంలో అవసరమైన సమూలమైన మార్పును పూర్తిగా భిన్నమైన పరివర్తనను కోరుకుంటారు ఇప్పుడు మీరు దానిని ప్రయత్నించిన తర్వాత ప్రయత్నించండి ఆపై కైజెన్ కోసం వెళ్ళండి అది నిరంతరం కొన సాగే మెరుగుదల అంటే అర్థం మంచి మార్పు కానీ అది నిరంతరంగా ఉంటుంది మునుపటి మాదిరిగా రాడికల్ కాదు కానీ ఇది నిరంతరంగా ఉంటుంది ప్రతిరోజూ మీరు కొన్ని మెరుగుదలలు కొంత మార్పు దానిపై స్థిరమైన మెరుగుదల మీరు ప్రతిరోజూ చేస్తున్న మార్పు నాణ్యతలో ఒక సెంటీమీటర్ మెరుగుదల కూడా ముఖ్యమైనది ప్రతిరోజూ కొంచెం ఇప్పుడు మీరు ఇలా చేసిన తర్వాత మీరు ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు మీరు ఒక దృష్టిని సృష్టించారు మీరు ఒక మిషన్ కోసం పని చేసారు అప్పుడు మీరు ఆ మిషన్ను ఉపయోగించి మీ దృష్టిని సాధించారు ఇప్పుడు తదుపరిది ఏమిటంటే మీరు ముందుకు సాగాలి మీరు ముందుకు సాగాలి ఇప్పుడు మీరు ఈ స్థాయి నుండి ఇతర స్థాయికి చేరుకోగలిగితే మీరు అనేక ఇతర స్థాయిలకు వెళ్ళవచ్చు ఇప్పుడు ఆ స్థాయిల తరువాత ఏమిటి అది తదుపరి ప్రశ్న కానీ మొదట మీరు ఇతర స్థాయిలను చేరుకోవడానికి ప్రయత్నిస్తారు మీరు ఎంత దూరం వెళ్ళగలరు ఇప్పుడు దీన్ని చేయడానికి మీరు మెరుగైన దృష్టిని కలిగి ఉండాలి మొదట మీరు ఇలా అనుకున్నారు ఓహ్ ఇది పర్వతం నేను ఎక్కితే ఆపై దాని ముగింపు " కాబట్టి మీరు ఎక్కారు మీరు శిఖరానికి చేరుకున్నారు మరియు శిఖరానికి చేరుకున్న తరువాత అక్కడ ఇది ఒక పీఠభూమి రకం స్థలం మరియు మీరు అక్కడ తిరుగుతూ ఉంటారు ఆపై అకస్మాత్తుగా దీని కంటే ఎత్తైన శిఖరం ఉందని మీరు గ్రహిస్తారు మరియు ఇక్కడ నుండి దృశ్యం చాలా అందంగా ఉంది కానీ నేను పైకి ఎక్కలేను అని మీరు ఆశ్చర్యపోతారు ఎత్తుకు చేరుకోండి ఆపై దాని నుండి మెరుగైన వీక్షణను చేయండి కాబట్టి మీరు పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు ఎక్కడం కఠినమైనది కష్టం రహదారి చాలా మరింత ప్రమాదకరమైనది ప్రమాదకరమైనది కానీ అప్పుడు బహుమతి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఇంతకు ముందెన్నడూ చూడని విషయాలను చూడబోతున్నారు మీరు పూర్తిగా కొత్త విషయాలను అనుభవించబోతున్నారు పూర్తిగా ఇది మిమ్మల్ని మారుస్తుంది మరియు మిమ్మల్ని తదుపరి స్థాయికి తీసుకువెళుతుంది ఇప్పుడు ఈ సమయంలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రేరణలో ఒక అంశం ఉందని డేవిడ్ మెక్క్లెల్యాండ్ వంటి రచయితలు హైలైట్ చేశారు దీనిని వారు నీడ్ అచీవ్మెంట్ లేదా NH లక్షణం అని పిలిచారు నేను దీని గురించి తదుపరి ఉపన్యాసంలో మాట్లాడతాను కానీ ఈ సమయంలో ఈ నీడ్ అచీవ్మెంట్ కూడా అబ్రహం మాస్లో స్వీయ వాస్తవికత అని పిలిచే దానికి దగ్గరగా ఉంటుంది ఇప్పుడు స్వీయ వాస్తవికతను శీఘ్రంగా పరిశీలిద్దాం ఆపై ఈ ఉపన్యాసంలో నేను పరిచయం చేయాలనుకుంటున్న ప్రధాన భావన ఇది నేను కొనసాగిస్తాను తదుపరి దానిలో ఇతర సంబంధిత ఆలోచనలతో కానీ స్వీయ వాస్తవికత అంటే ఏమిటి మరియు మీరు దీన్ని ఎందుకు తెలుసుకోవాలి ఇప్పుడు మాస్లో ప్రేరణల గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు అవసరమైన డ్రైవ్ పనులు చేయడానికి అవసరమైన కిక్ ఆయన తన థియరీ ఆఫ్ మోటివేషన్ అనే పుస్తకంలో దీని గురించి ప్రస్తావించారు ఆపై అతను ప్రేరణ యొక్క ఈ ప్రసిద్ధ పిరమిడ్ను 5 దశలో ప్రవేశపెట్టాడు ఈ సిద్ధాంతానికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఇప్పుడు దాని గురించి చింతించకండి ఎందుకంటే అది కోర్లకు సంబంధించిన మన ప్రధాన భావనకు సంబంధించినది కాదు ఇప్పుడు అత్యల్ప స్థాయిలో అతను శారీరక అవసరాల గురించి మాట్లాడుతున్నాడు దీనిని అతను ప్రాథమిక అవసరాలు అని పిలుస్తాడు తరువాత భద్రతా అవసరాలు ఆయన శారీరక అవసరాలు అంటే ఏమిటి లైంగిక సంపర్కం వంటి మన ఆకలి మద్యపానం వంటి నిద్ర వంటివి సరే మీరు బాగా ఆలోచించాలనుకుంటే నెరవేర్చాల్సిన ప్రాథమిక జంతు సహజ అవసరాలు మరియు అతను మనిషి దీని కోసం పని చేస్తాడని చెబుతాడు కాబట్టి మీరు ఏదైనా చేయడానికి ఎందుకు ప్రేరేపించబడతారు ప్రజలు చెప్పే మొదటి విషయం ఏమిటంటే నేను కడుపు నింపుకోవాలి ఆయన చెప్పేది అదే అవును కడుపు నింపడం మాత్రమే కాదు అప్పుడు మీరు మీ ప్రాథమిక శారీరక పనితీరుకు సంబంధించిన కొన్ని ఇతర అవసరాలను కూడా తీర్చాలనుకుంటున్నారు ఇప్పుడు అతను చెప్పే తదుపరి స్థాయి మీరు చేస్తారని నెరవేర్చడం ద్వారా మాత్రమే మీరు సంతోషంగా ఉండరు ఇప్పటికీ అధిక అవసరాల కోసం ఆరాటపడతారు అవి ఏమిటి కాబట్టి వాటిని భద్రతా అవసరాల కింద వర్గీకరించవచ్చు ఇప్పుడు మీరు జంతువు లాగా ఉన్నారని మీకు అనిపిస్తుంది మీరు మీకు ఆహారం తీసుకుంటున్నారు మీరు రోడ్డుపై వెళ్తున్నారు మరియు మీరు ఆహారం పొందుతున్నారు మీరు రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు మీరు రోడ్డుపై నిద్రపోతున్నారు కానీ వర్షం వచ్చినప్పుడు లేదా ఎప్పుడు వేడెక్కుతున్నప్పుడు లేదా అకస్మాత్తుగా ఉరుములు లేదా మీరు నిద్రిస్తున్నప్పుడు ఏదైనా లేదా పాములు వస్తాయి కాబట్టి మీరు సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి మీరు ఇల్లు నిర్మించాలనుకుంటున్నారు మరియు మీరు అలాంటి సురక్షితమైన వాతావరణంలో జీవించాలనుకుంటున్నారు కాబట్టి మీరు మాత్రమే కాదు కుటుంబ సభ్యులను కూడా సురక్షితమైన వాతావరణంలో ఉంచాలని మీరు కోరుకుంటారు మీరు భద్రతా అవసరాల కోసం వెళతారు ఇప్పుడు మీరు దానిని చేరుకున్న తర్వాత మీరు ఈ ప్రాథమిక స్థాయిని దాటిన తర్వాత మీరు కూడా మీ కుటుంబానికి చెందినవారమని మీరు భావిస్తారు అప్పుడు మీరు ప్రేమించబడాలని కోరుకునే ఈ భావోద్వేగ అవసరం వస్తుంది కాబట్టి అతను దానిని 5 దశల్లో ఉంచుతున్నప్పటికీ మొదటి ప్రాథమిక శారీరక అవసరాలను ఆపివేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారని మీరు తెలుసుకోవాలి వారు రు ఆహారం తీసుకోవడంతో సంతృప్తి చెందారు మరియు వారు ఉన్నతంగా ఆలోచించరు తదుపరి స్థాయి ఉంది ప్రజలు భద్రతా అవసరాలతో సంతృప్తి చెందుతారు ఆపై వారు ఆగిపోతారు సరే ఇది సరిపోతుందని వారు భావిస్తారు మూడవ అవసరం భావోద్వేగ స్థాయిలో కాబట్టి మీరు ప్రజలందరితో అనుబంధం కలిగి ఉండాలని కోరుకుంటారు మరియు ప్రజలు మీ ప్రేమను కూడా ప్రేమించాలి మరియు పరస్పరం పంచుకోవాలి ఇప్పుడు అది భాగస్వామి నుండి ప్రేమ కావచ్చు సరే అది కుటుంబం నుండి ప్రేమ కావచ్చు అది స్నేహితుల నుండి ప్రేమ కావచ్చు అది ఏమైనా మీరు సమూహానికి చెందినవారు కావాలనుకుంటున్నారు సంబంధితత్వం కాబట్టి మీరు వారిలో భాగమని మీరు భావిస్తే ఆపై ఏదైనా చేయడం ద్వారా లేదా గుర్తింపు పొందడం లేదా ఈ వ్యక్తుల నుండి ప్రశంసలు మిమ్మల్ని మళ్లీ ప్రేరేపిస్తాయి ఇప్పుడు మీరు ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ ఆగిపోయే వారు చాలా మంది ఉన్నారు అబ్బాయి ఒక అమ్మాయిని కనుగొన్నట్లుగా ఆపై అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు మరియు అమ్మాయి చాలా ఆకర్షణీయంగా మరియు తెలివైనది అప్పుడు అతను ఆమె కోసం ఏదైనా చేస్తాడు పర్వతాలను కదిలిస్తాడు అతను ఈ పనులన్నీ చేస్తాడు అతను ఒక మంచి ఉద్యోగం పొందుతాడు ఆమెను ఆకట్టుకోవడానికి అతను చాలా కష్టపడతాడు అతనికి ఒక బంగ్లా వచ్చింది ఆ తరువాత వారికి పిల్లలు కలిగారు తరువాత వారు పిల్లలకు విద్యను అందించారు కాబట్టి సినిమాలో వారు సంతోషంగా జీవిస్తున్నారని చూపిస్తారు మరియు అవసరాలు ఇక్కడే ఆగిపోతాయి అంటే ప్రేమ మరియు స్వంత అవసరాలు కానీ మీరు ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తారని అంటే మీ గౌరవ అవసరాల కోసం అని మాస్లో చెప్పారు మీరు ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించాలని లేదా ఆ వ్యక్తి మీపై ప్రేమను కురిపించాలని మాత్రమే కాకుండా మీకు చెందిన సమాజం నుండి మీ చుట్టూ ఉన్న ప్రపంచం నుండి మీకు కొంత గౌరవం కావాలి ఇప్పుడు మళ్లీ మీరు 1 మెట్టు పైకి వెళ్తారు మీరు సమీపంలో ఒక చిన్న ఆసుపత్రిని నిర్మించి ఉండవచ్చు మీరు చాలా డబ్బును దాతృత్వానికి విరాళంగా ఇచ్చారు కాబట్టి మీరు పేదరికంలో ఉన్న చాలా మంది పిల్లలకు సహాయం చేస్తారు మీరు వారి విద్యలో వారికి సహాయం చేస్తారు కాబట్టి మీరు ఏదో ఒకటి చేస్తారు కాబట్టి మీ గౌరవం పెరిగిందనే భావన మీకు కలుగుతుంది ఇప్పుడు ఇక్కడ సిద్ధాంతం యొక్క క్రాక్స్ వస్తాయి ఇక్కడ వరకు మనమందరం అవును అని భావిస్తున్నాము మేము దీన్ని చేస్తున్నాము కానీ మాస్లో ఈ ప్రాథమిక అవసరాలు భావోద్వేగ అవసరాల నుండి ఒక అడుగు ముందుకు వేస్తాడు గౌరవం అవసరాలు ఆపై ఈ స్వీయ వాస్తవికత అవసరం ఉందని ఆయన చెప్పారు ఇప్పుడు ఇది వృద్ధి అవసరాల పరిధిలోకి వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇది విడ్డూరంగా ఉంది అతను ఒక వ్యక్తిగా మీకు అవసరమైన నిజమైన సృజనాత్మక వృద్ధిలో భాగంగా మీ భద్రతా అవసరాలను తీర్చని ప్రాథమిక అవసరాలను తీర్చడం లేదు అతనికి నిజమైన వృద్ధి అవసరం ఉన్నత స్థాయిలో వస్తుంది దీనిని అతను స్వీయ వాస్తవికత అవసరం అని పిలుస్తాడు ఇప్పుడు త్వరగా నేను దానిని సరళమైన పద్ధతిలో ప్రాథమిక అవసరంగా ఉంచినట్లయితే మీరు మీ కోణం నుండి ఆలోచించండి నేను ఇప్పుడు తగినంత సౌకర్యంగా ఉన్నానని మీరు అనుకుంటారు నాకు ఆహారం ఉంది సరే కాబట్టి నేను సౌకర్యవంతంగా ఉన్నాను ఇప్పుడు సురక్షితంగా ఉన్నాను మీకు అనిపిస్తుంది నేను తగినంత సురక్షితంగా ఉన్నాను నా ఇల్లు బాగుంది మెరుపులు దాని మీద ప్రభావం చూపవు వర్షం నేను సురక్షితంగా ఉన్నాను కాబట్టి ఆ తరువాత భావోద్వేగ అవసరంలో వారు నన్ను అంగీకరించిన సమూహంలో నేను ఒక భాగమని నేను వారికి చెందినవాడిని అనే భావన మీకు వస్తుంది గౌరవ అవసరాలలో మీరు గుర్తింపు పొందుతారు మీరు చెప్తారు నేను అందరికి తెలుసు ప్రజలు నాకు తెలుసు కాబట్టి నేను గుర్తించబడ్డాను నేను బాగా తెలిసినవాడిని కాబట్టి నా లాంటి వ్యక్తులు నన్ను గౌరవిస్తారు అందరికీ తెలుసు అప్పుడు వారు చాలా ప్రేమ మరియు గౌరవం ఇస్తారు ఇప్పుడు చివరి దశలో మీరు ప్రశ్న అడగడం ప్రారంభిస్తారు నేను ఈ పనులన్నీ చేశాను కానీ నేను ఎవరో నాకు తెలియదు ఆపై మీరు గుర్తిస్తారు నేను నేనే అది నేను నేను ఈ పని చేయగలను ఇప్పుడు స్వీయ వాస్తవికత గురించి మరింతః మాస్లో కోసం ఇది వ్యక్తిగత పెరుగుదల మరియు స్వీయ నెరవేర్పుకు అత్యధిక స్థాయి అవసరం ఒకరి ప్రతిభను మరియు సామర్థ్యాలను గ్రహించడం మరియు నెరవేర్చడాన్ని మనం స్వీయ వాస్తవికత అని పిలుస్తాము మరియు మరొక విధంగా మీరు ఒకటి సంభావ్యమైనది ఏమిటో వాస్తవపరచడానికి మరియు దానిని ప్రామాణీకరించడానికి చెప్పవచ్చు ఒకరి సృజనాత్మకత యొక్క వ్యక్తీకరణ వాస్తవికత యొక్క సమర్థవంతమైన అవగాహన అంటే వారు అలా చేయరు వారు వాస్తవికతను వక్రీకరిస్తారు వారు నిజమైనదాన్ని చూడగలుగుతారు మరియు ఎలాంటి భ్రమలకు గురికాకుండా ఉంటారు వారు తమను మరియు ఇతరులను అంగీకరించడంలో సౌకర్యంగా ఉంటారు వారు స్వావలంబన మరియు స్వతంత్ర వ్యక్తులు స్వీయ వాస్తవికత కలిగిన వారు వారు ఇతరులపై ఆధారపడవలసిన అవసరం లేదు ఆపై వారు తమను తాము విశ్వసిస్తారు మరియు వారు చాలా స్వతంత్రంగా ఉంటారు వారు తమ సొంత అనుభవాలను తీర్పు కోసం ఉపయోగించుకోగలుగుతారు వారు ఒకరి అభిప్రాయాన్ని కోరాల్సిన అవసరం లేదు కాబట్టి వారు తమ సొంత అనుభవాలపై ఎలా తీర్పు ఇవ్వగలరో వారికి తెలుసు వారు చాలా సహజమైనవి మరియు సహజమైనవి వారికి ఎలాంటి కృత్రిమ స్వభావం లేదు వారు కపటులు కాదు వారు చాలా వినయంగా ఉంటారు వారు ఆడంబరంగా ఉండరు వారు చాలా సహజంగా ఉంటారు ఆపై వారు ఈ నిరంతర ప్రశంసల తాజాదనాన్ని కలిగి ఉంటారు వారు సూర్యరశ్మిని చూసినట్లుగా మొదటిసారి సూర్యరశ్మిని చూసినట్లుగా వారు మొదటిసారి గులాబీని వాసన చూస్తున్నట్లుగా కాబట్టి ప్రతి రోజు ఒక కొత్త రోజు ప్రతి రోజు కొత్తగా జీవిస్తుంది కొత్తగా అనుభవించబడుతుంది కాబట్టి వారు ప్రతిరోజూ ప్రతి క్షణం కొత్తగా జీవిస్తారు ఆపై వారు నిర్వహించే బంధాలు కొన్నిసార్లు అవి చాలా కొద్దిమంది వ్యక్తులు కానీ అప్పుడు వారు నిర్వహించడానికి ప్రయత్నించే చాలా లోతైన ప్రేమగల మనోహరమైన బంధం మరియు ఆసక్తికరంగా వారు గుంపులో ఉండవచ్చు కానీ అదే సమయంలో వారు ఏకాంతంతో చాలా సౌకర్యంగా ఉంటారు కాబట్టి వారు స్వీయ వాస్తవికత సాధించినప్పుడు విశ్వంతో అనుసంధానం కాగలరు ఈ స్వీయ వాస్తవిక వ్యక్తుల గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వారు తమను తాము చూసి నవ్వుకోగలరు మరియు వారి వినయంతో పాటు వారు దీనిని పీక్ ఎక్స్పీరియన్స్ అని కూడా పిలుస్తారు మాస్లో థియరీ ఆఫ్ మోటివేషన్ పుస్తకంలో సుమారు 50 పేజీలు పీక్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లడానికి గడిపాడు కానీ ప్రస్తుతం అది ఆ రకమైన ఉత్సాహంగా ఉందని తెలుసుకుంటే సరిపోతుంది మీ ఆత్మ పరిపూర్ణత యొక్క అత్యున్నత రూపంలో ఉందని మీరు భావించే క్షణం మీరు మీ స్థాయి ఉత్తమమైనది ఇది శ్రేష్ఠత కంటే ఎక్కువ ఇది శ్రేష్ఠతకు పైన ఉంది ఆపై మీరు ఆ క్షణానికి చేరుకుంటారు ఆపై మీరు దానిని విలువైనదిగా భావిస్తారు ఆపై చివరికి వారు కూడా ఆధ్యాత్మికంగా జ్ఞానోదయం పొందిన వ్యక్తులు మళ్ళీ దీని గురించి నేను రాబోయే ఉపన్యాసంలో ఎక్కువ సమయాన్నీ వెచ్చిస్తాను నేను ముగించే ముందు మాస్లో ఈ స్వీయ వాస్తవికతను ఎప్పుడు పరిచయం చేస్తాడో ఆలోచించాలనుకున్న ఒకటి లేదా రెండు ఆలోచనలు ఈ విధంగా అతను స్వీయ వాస్తవికతను నిర్వచిస్తాడు ఆయన ఇలా అంటున్నాడు ఒక సంగీతకారుడు సంగీతాన్ని రూపొందించాలి ఒక కళాకారుడు చిత్రించాలి ఒక కవి చివరికి తనతో తాను శాంతిగా ఉండాలనుకుంటే తప్పక వ్రాయాలి మనిషి ఎలా ఉండగలడో అలానే ఉండాలి మనిషి ఎలా ఉండగలడో అలానే ఉండాలి దీన్నే ఆయన స్వీయ వాస్తవికత అని పిలుస్తారు కానీ ఆయన కూడా తరువాత మనకు చెప్పే ఆసక్తికరమైన వాస్తవం ఏమిటంటే పెద్దవారిలో 1 శాతం కంటే తక్కువ మంది మాత్రమే మొత్తం స్వీయ వాస్తవికతను సాధిస్తారని ఆయన చెప్పారు అంటే చాలా మంది ప్రయత్నిస్తారు చాలా మంది ప్రయత్నిస్తారు ఆ స్థాయికి చేరుకోవాలనుకుంటే కేవలం 1 శాతం కంటే తక్కువ మంది పెద్దలు దీన్ని సాధిస్తారు కాబట్టి స్వీయ వాస్తవికత ఒక శాతం కంటే తక్కువ వయోజనులలో అరుదుగా జరుగుతుంది అని ఆయన చెప్పారు ఇలా చెప్పిన తరువాత మీరు ఇప్పుడు ఇలా అడగవచ్చుః కాబట్టి నేను స్వీయ వాస్తవికత కోసం ప్రయత్నించాలా వాస్తవానికి మీరు ప్రయత్నించాలని నేను సూచిస్తున్నాను దానిని పూర్తిగా గ్రహించిన పెద్దవారిలో శాతం మంది దానిని పూర్తిగా గ్రహించారు అది కేవలం 1 శాతం అయినా ఆ స్థాయికి చేరుకోండి ఆపై మనలో చాలా మంది ఎక్కువ సమయం స్వీయ వాస్తవికత కంటే తక్కువ స్థాయిలో పనిచేస్తారనే వాస్తవం మనం ఆ స్థాయికి అస్సలు చేరుకోలేదు మనలో చాలా మంది శారీరక అవసరాలలో చిక్కుకున్నారు వారిలో కొందరు భావోద్వేగ అవసరాలలో ఉన్నారు వారిలో కొందరు వారు శక్తిని కలిపిన చోట కూడా గౌరవం అవసరం కానీ చాలా మంది ఆ స్వీయ వాస్తవికత అవసరాన్ని చేరుకోవాలని కూడా కోరుకోరు ఇప్పుడు అది నార్మాలిటీ యొక్క సైకో పాథాలజీ అని ఆయన చెప్పారు అది సాధారణమైన వ్యాధి అది కేవలం సాధారణ మానవుడిగా సాధారణ జీవితాన్ని గడిపే వ్యాధి ఇప్పుడు అతను ఎందుకు ఇలా అంటున్నాడు అది మీకు సంతోషాన్ని కలిగించదు ఎందుకు నేను ముగించే ముందు దీని గురించి ఆలోచించండి ఆయన ఇలా అంటున్నాడు మీరు ఉండగల సామర్థ్యం కంటే తక్కువగా ఏదైనా ఉండాలనుకుంటే మీరు ఉంటే మీ సామర్థ్యం కంటే తక్కువగా ఉండటానికి ప్రణాళిక వేసుకోండి మీరు బహుశా మీ జీవితంలోని అన్ని రోజులలో అసంతృప్తిగా ఉంటారు కాబట్టి రిస్క్ ఏమిటంటే మీలో కొందరు స్వీయ వాస్తవికత గురించి ఆలోచించకపోవచ్చు ఆ స్థాయికి చేరుకోకపోవచ్చు సరే కానీ ఆ స్థాయికి చేరుకోవాలనుకోవడం కూడా నిజంగా మీకు సంతోషాన్ని కలిగిస్తుంది దీనికి విరుద్ధంగా మీకు సామర్థ్యం ఉందని మీరు అనుకుంటే కానీ అప్పుడు మీరు ఆ సామర్థ్యాన్ని గ్రహించాలనుకోవడం లేదు ఆ స్థాయి సృజనాత్మకత మరియు సహజత్వాన్ని చేరుకోవడానికి మిమ్మల్ని మీరు వాస్తవికంగా మార్చుకోవాలనుకోవడం లేదు మీరే పూర్తి ప్రామాణికమైన వ్యక్తి మీరు అలా చేయకపోతే మీ జీవితంలోని అన్ని రోజులలో మీరు అసంతృప్తిగా ఉంటారని ఆయన చెప్పారు దాని గురించి ఆలోచించండి మీరు మీ జీవితాంతం అసంతృప్తిగా ఉండాలనుకుంటున్నారా లేదా మీరు సంతోషకరమైన మరియు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నారా ఇప్పుడు స్పష్టంగా మీరు చెప్పేది వేరే విషయం మీ జీవితాంతం సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు మీరు ఎక్కడ ఉన్నారో ఆలోచించండి మీ సామర్థ్యాలను తిరిగి అంచనా వేయండి మరియు ఆ స్థాయి స్వీయ వాస్తవికతను చేరుకోవడానికి తదుపరి ఉపన్యాసంలో అవసరమైన సాధన మరియు ఆధ్యాత్మిక సంపదకు దగ్గరగా ఉన్న స్వీయ వాస్తవికత యొక్క మరో 2 అంశాల గురించి నేను మాట్లాడతాను ఉపన్యాసాన్ని ఒకసారి పరిశీలించి ఆపై ముఖ్యంగా స్వీయ వాస్తవికత గురించి ఆలోచించండి మరియు ముఖ్యంగా ఈ రోజు మీరు పడుకునే ముందు స్వీయ వాస్తవికత గురించి ఆలోచించండి మీరు ఆ స్థాయికి ఎలా చేరుకోవచ్చు మరోసారి అందరికి ధన్యవాదాలు